"బయాలజీ ఫర్ ఇంజనీర్స్ మరియు నాన్ బయాలజిస్ట్స్" అనే ఈ కోర్సుకు పునః స్వాగతం చివరి వీడియోలో మనము జీవం ఆరిజిన్ గురించి మరియు ప్రాణుల నుండి జీవితం ఎలా ఉద్భవించిందో ముఖ్యంగా రసాయన ప్రతిచర్యల ద్వారా ఆపై ఈ ప్రారంభ సింథసైజ్డ్ మాలిక్యూల్స్ సెల్ఫ్ రెప్లికేట్ అవ్వగలిగే సామర్థ్యం మరియు చివరికి ప్రోటోబయోంట్ల నిర్మాణం మరియు తరువాత జీవిత ప్రారంభ రూపం గురించి మాట్లాడుకున్నాము నేటి వీడియోలో మనం మాట్లాడబోయేది ఏమిటంటే ఈ ప్రారంభ జీవిత రూపం నుండి ఈ రోజు జీవులకు జీవితం ఎలా ఉద్భవించింది మరియు వాటిలోని భారీ ఆర్రే గురించి చూస్తాము ఇది కేవలం ఒక బ్యాక్టీరియా మాత్రమే కాదు జీవం తనకు తాను బహుళ రూపాల్లో వ్యక్తమవుతుందని మీరు చూస్తారు కాబట్టి ఈ వైవిధ్యానికి కారణం ఏమిటంటే వివిధ లైఫ్ ఫార్మ్స్ లో ఈ పంపిణీఅదే ఎవల్యూషన్ ఇప్పుడు అధ్యయనం చేయడానికి ఎవల్యూషన్ చాలా ముఖ్యమైన విషయం మరియు అంశం మరియు థియోడోసియస్ డోబ్జాన్స్కీని ని సూచిస్తూ ఈ ప్రత్యేక తరగతిని ప్రారంభించాలనుకుంటున్నాను "ఎవల్యూషన్ వెలుగులో తప్ప బయాలజీ లో ఏదీ అర్ధవంతం కాదు" ఈ తరగతి ముగిసే సమయానికి ఆశాజనకంగా మీరు అభినందించే విషయం ఏమిటంటే మనకు ఈ విభిన్నమైన లైఫ్ ఫార్మ్స్ ఉన్నపటికీ దాని ఎవల్యూషన్ కీలక పాత్ర పోషించింది అలాగే మీరు గుర్తుంచుకోండి ఈ ఎవల్యూషన్ అనేది ఒక్క రాత్రిలో జరగలేదు ఈ ఎవల్యూషన్ బిలియన్ సంవత్సరాలలో జరిగింది ఎవల్యూషన్ విషయానికి వస్తే ఎవల్యూషన్ అంటే ఏమిటి ఈ రోజు మనం గమనించినట్లయితే జీవం ఎలా బహుళ రూపాల్లోకి వైవిధ్యంగా ఉంటుంది అనేదాన్ని ఎవల్యూషన్ ముఖ్యంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది అలాగే ఈ ప్రస్తుత రూపాలు ఒక కామన్ పూర్వీకుల యొక్క వారసులు అని నమ్మకం ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది ఈ వారసులు సాధారణ పూర్వీకుల నుండి ఎలా వచ్చారు భూమి యొక్క జీవిత చరిత్రలో జీవులలో చాలా మార్పులు జరిగాయి అవి తరువాతి తరాలు అనుసరిస్తూ వచ్చాయి మరో మాటలో చెప్పాలంటే ఒక తరం నుండి మరొక తరానికి బహుళ వారసత్వ మార్పులని ముఖ్యంగా ఈ ఎవల్యూషన్ ని మీరు ఐక్యత మరియు జీవిత వైవిధ్యం అని పిలుస్తారు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఒకవేళ అస్థిపంజర నిర్మాణాన్ని చూస్తే గబ్బిలాలు మానవుల యొక్క ముందరి అవయవాలు లేదా మీరు గబ్బిలాల రెక్కలను చూస్తుంటే మన ఫోర్హ్యాండ్లతో లేదా తిమింగలాల ఫ్లిప్పర్తో పోల్చండి ఈ మూడింటిని లో ఒకే విధంగా ఉన్న ఒక విషయం ఏమిటంటే అస్థిపంజరం యొక్క ప్రాథమిక నిర్మాణం మీరు మణికట్టు నిర్మాణాన్ని వేలు నిర్మాణాన్ని చూసినా అవన్నీ ఒకలాగే ఉంటాయి అయినప్పటికీ గబ్బిలాలలో మీరు ఈ ముందరి అవయవాలు గబ్బిలాల రెక్కలుగా మార్పు చెందాయని తెలుసుకుంటారు ఇది గబ్బిలాలు తిరగడానికి మరియు ఎగరడానికి సహాయపడుతుంది కాబట్టి ప్రాథమిక ఆరిజిన్ ఒకే విధంగా ఉంది అయినా ఇలాంటి నిర్మాణాలు ఉన్నప్పటికీ కార్యాచరణలు భిన్నంగా ఉంటాయి అదేవిధంగా మనం DNA ని చూస్తే నేను క్రితంసారి చెప్పినట్లుగా డిఎన్ఎలోని సమాచారాన్ని కోడ్ చేసే భాష చాలావరకు సంరక్షించబడింది అయినప్పటికీ మానవులలో కనిపించే DNA మునుపటి జీవులలో కనుగొన్న DNA కి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఇది దాని కెమికల్ ఎంటిటీ పరంగా కాదు మరింత నిర్మాణ అభివృద్ధి పరంగా కాబట్టి ఎవల్యూషన్ తప్పనిసరిగా భూమి యొక్క చరిత్రలో వివిధ జీవ ప్రక్రియల ద్వారా పొందిన ఈ మార్పుల గురించి మాట్లాడుతుంది Refer slide time 630 కాబట్టి ఈరోజు భూమిపై ఏమేమి అందుబాటులో ఉన్నాయి మరియు ఎన్నిరకాల విభిన్న జీవాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం ఈ రోజు నాటికి భూమిపై పది నుండి వంద మిలియన్ల జాతులు నివసిస్తున్నాయి వీటిలో జీవిస్తున్న రెండు మిలియన్ల స్పీసీస్ ఇప్పటికే గుర్తించబడ్డాయి మరియు వర్గీకరించబడ్డాయి ఇప్పుడు హైస్కూల్లో క్లాసికల్ బయాలజీ క్లాస్ తీసుకున్న వారు అన్ని జీవన రూపాలను ఐదు ప్రధాన వర్గాలుగా వర్గీకరించారు అంటే బ్యాక్టీరియా ప్రొటిస్టా ఫంగై ప్లాంట్ మరియు అనిమల్ కింగ్డమ్ అని చదువుకునే ఉంటారు ఈనాడు వర్గీకరించిన జీవులను మూడు ప్రధాన డొమైన్లుగా వర్గీకరించారు అవి బ్యాక్టీరియా ఆర్కియా మరియు యూకారియా ఇప్పుడు మన తరువాతి క్లాస్ లో బ్యాక్టీరియా మరియు ఆర్కియా అలాగే బాక్టీరియా మరియు యూకారియాల లో మనం గమనించే తేడాలను చూద్దాము కానీ ఈ లివింగ్ ఎన్టైటిస్ లో యూకార్య అత్యంత అభివృద్ధి చెందింది మరియు ఇది నాలుగు వేర్వేరు గ్రూపులుగా విభజించబడింది ప్రొటీస్టులు ఇక్కడే మీరు అమీబా లేదా హైడ్రా తరువాత ఫంగై అలాగే సాధారణ పుట్టగొడుగులు మొక్కలు మరియు జంతువులను చూడవచ్చు కాబట్టి బ్యాక్టీరియా నుండి జంతువులలో అది తిమింగలాలు గబ్బిలాలు లేదా మానవులు అయినా సరే వైవిధ్యం ఉంది యూనిఫై చేసే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ భారీ వైవిధ్యం ఉంది కాబట్టి మీరు ఈ వైవిధ్యాన్ని ఎలా వివరిస్తారు అంటే అది ఎవల్యూషన్ ద్వారా వివరించబడుతుంది ఎవల్యూషన్ కాన్సెప్ట్ ని తీసుకువచ్చిన తొలి శాస్త్రవేత్తలలో ఒకరు లమార్క్ అతని సిద్ధాంతాలు తరువాత నిరూపించబడలేదు అయినప్పటికీఎవల్యూషన్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన తొలి శాస్త్రవేత్తలలో ఆయన ఒకరు అతని ప్రకారం ఇది ఒక జీవి ఉపయోగించేదాన్ని బట్టి తన జీవిత కాలంలో అవయవం గాని లేదా ఒక ప్రత్యేక లక్షణం గాని అభివృద్ధి చెందుతుంది అతని ప్రకారం జిరాఫీ యొక్క పొడవైన మెడలను పరిశీలిస్తే అది అభివృద్ధి చెంది ఉంటుంది ఎందుకంటే జిరాఫీ పొడవైన చెట్ల వద్ద ఉన్న ఆహారాన్ని చేరుకోవడానికి మెడను సాగదీసి ఉండవచ్చు ఇలా నిరంతరం సాగదీయడం వలన మెడ పొడుగు అవ్వడానికి దారితీసి ఉండవచ్చు జిరాఫీ దాని జీవితకాలంలో ఏ లక్షణాలను అవలంబించుకున్నా అది దాని సంతానానికి ఇవ్వబడుతుందని అతను నమ్మాడు జీవులు ఉపయోగించని ఆ అవయవాలు చివరికి నిరుపయోగంగా మారుతాయి దానిని మనం వెస్టిజియల్ అవయవాలు అని పిలుస్తాము దీనికి ఒక ఉదాహరణ శరీరంలో ఉండే అపెండిక్స్ కానీ అతని ఆలోచనలు తరువాత ఎన్నో ప్రయోగాల ద్వారా తప్పని నిరూపించబడ్డాయి వీటిల్లో ఒక క్లాసిక్ ప్రయోగం ఎలుకలపై చేసిన ప్రయోగం ఇక్కడ దాదాపు ఇరవై తరాల వరకు ఎలుకల తోక క్లిప్ చేయబడింది ఎలుకలలో ఇరవై ఒకటో తరం నాటికి ఇరవై ఒకటో తరంలో జన్మించే ఎలుకలకు తోకలు ఉండకూడదు కానీ అది జరగలేదు కాబట్టి ఒక విధంగా అతని సిద్ధాంతం ఆధారంగా ఒక నిర్దిష్ట భాగాన్ని ఉపయోగించడం లేదా ఉపయోగించకపోవడం అనేది ఎవల్యూషన్కి కారణం కాదు అయినప్పటికీ అతను భూమి యొక్క జీవిత కాలంలో ఎవల్యూషన్ కాన్సెప్ట్ ని తీసుకువచ్చాడు అప్పుడు చార్లెస్ డార్విన్ చేసిన అద్భుతమైన పరిశీలనలు వెలుగులోకి వచ్చాయి బయాలజీ పరంగా ఈ రోజుకి కూడా మన చేసే ఎన్నో ఆవిష్కరణలు చార్లెస్ డార్విన్ యొక్క పరిశీలనలకు రుణపడి ఉన్నాయి చార్లెస్ డార్విన్ పరిశీలనలే లేకపోతే ఈ రోజు మనకు అర్థం అవుతున్న విధంగా బయాలజీ అర్థం అయ్యేదే కాదు ఇదంతా చార్లెస్ డార్విన్ హెచ్ ఎంఎస్ బీగల్ లో తీసుకున్న ఆసక్తికరమైన యాత్రతో ప్రారంభమైంది అతను ఈక్వెడార్కు పశ్చిమాన తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపాగోస్ దీవుల గుండా దక్షిణాఫ్రికా దక్షిణ అమెరికా తీరం వెంబడి సముద్రయానం చేసారు ఆపై ఆస్ట్రేలియాకు అటునించి మళ్లీ తిరిగి వెనక్కి వచ్చారు అతను భౌగోళిక నమూనాలను సేకరించి వాటిని అధ్యయనం చేయాలనుకున్న జియాలజిస్ట్ గా ఈ సముద్రయానంలో చేరాడు ఈ భౌగోళిక నమూనాలను అధ్యయనం చేసే ప్రక్రియలో అతను పెద్ద జంతువులవే కాకుండా మొలస్క్లు లేదా షెల్డ్ షెల్డ్ జీవుల యొక్క చాలా ఫాసిల్స్ లను గమనించాడు అతను చేసిన అత్యంత ఆసక్తికరమైన పరిశీలనలు గాలాపాగోస్ దీవులలో ఉన్నాయి ఇవి కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒకదానికొకటి దగ్గరగా ఉన్న దీవుల సమూహం కానీ ఈక్వెడార్ నుండి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మరియు మేము గమనించినది ఏమిటంటే ప్రతి ద్వీపంలో ప్రత్యేకమైన పక్షులు జాతులు మరియు తాబేళ్లు ఉన్నాయి మరియు ఏ రెండు ద్వీపాలలో ఒకే రకమైన జాతులు లేవు అయినప్పటికీ ఒకే ద్వీపంలో కనిపించే పక్షి లేదా తాబేలు బాగా పోలి ఉంటాయి మరి ఒకలాగే కాకపోయినా పక్షులకు లేదా సమీప ద్వీపంలో కనిపించే తాబేళ్లకు చాలా పోలికలు ఉంటాయి ఇది అతను గాలాపాగోస్ దీవులలో చేసిన ఒక పరిశీలన ఆఫ్రికా దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా యొక్క తీరప్రాంతాల్లో తన సముద్రయానంలో చేసిన మరొక పరిశీలన ఈ జాతుల పంపిణీ అనేది భూమి చరిత్రలో జరిగిన ఖండాంతర ప్రవాహాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో గమనించాడు ఉదాహరణకు దక్షిణ అమెరికాలో కనిపించే రియా వంటి ఎగరలేని భారీ పక్షులు ఆఫ్రికాలో కనిపించే ఆస్ట్రిచ్ నుండి ఆస్ట్రేలియాలో కనిపించే ఈము అన్నీ ఒకేలా ఉంటాయి మరియు అవి అన్నీ ఎగరలేనివి అయినప్పటికీ భౌగోళిక పరంగా చాలా అంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతుల పంపిణీకి భూమి యొక్క ఖండాంతర ప్రవాహంతో ఏదో సంబంధం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు అందుకని అతను కొన్ని ప్రశ్నలు అడిగారు అతని మొదటి ప్రశ్న ఏమిటంటే ఎన్నో జీవుల స్పీసీస్ ఎందుకు ఉన్నాయి ఈ కొత్త జాతులు ఎలా ఉనికిలోకి వచ్చాయి జనాభాలో ఎందుకు ఉన్నాయి ఒక జీవి ఎలా అభివృద్ధి చెందుతుంది మరియు ఒక జీవి నిజంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా తనని తాను ఎలా మలుచుకుంటుంది మరియు వాస్తవానికి ఒక జాతి మరొక జాతితో ఎలా సంబంధం కలిగి ఉంటుంది ఉదాహరణకు మనల్ని మనం పరిశీలిస్తే జనాభాలో కొంతమంది పొడవైనవారు కొంతమంది పొట్టివారు ఉంటారు ఇది మనుగడ ప్రయోజనాన్ని ఇస్తుందా కొంతమందికి ఇతర కండరాల కంటే మెరుగైన కండరాల చర్య ఉంటుంది ఇది మనుగడ ప్రయోజనాన్ని ఇస్తుందా మరి కొంతమంది ఎత్తుగా ఉండగా కొంతమంది పొట్టిగా ఎలా ఉంటారు మరియు అది ఎలా సాధ్యం మీరు ఎవల్యూషన్ కోణం నుండి చూసినప్పటికీ ఒక తరం మానవుల నుండి తరువాతి తరం మానవులకు లక్షణాలు ఎలా మారుతున్నాయి తమ వాతావరణానికి అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నందున అవి మారుతున్నాయా ఆ సమయంలో డార్విన్ అడిగిన ప్రశ్నలు ఇవి కాబట్టి అతను కొన్ని పరిశీలనలు చేసారు అతను గమనించినది ఏమిటంటే ఇచ్చిన జనాభాలో ఇచ్చిన స్పీసీస్ లో ఉదాహరణకు మనం మానవుల గురించి మాట్లాడితే మనలో మరియు మన స్వంత జనాభా గురించి మాట్లాడితే విభిన్న లక్షణాలతో వ్యక్తులు ఉంటారు కొందరు పొడవుగా ఉంటారుకొందరు బ్రౌన్ రంగు జుట్టు కలిగి ఉంటారు కొందరు నల్లటి జుట్టు కలిగి ఉంటారు ఒకే జాతిలోనే ఉండే ఈ తేడాలను వైవిధ్యాలుగా పిలుస్తారు మరియు ఈ మార్పులు చాలావరకు వారసత్వంగా వస్తాయి అంటే ఈ మార్పులలో కొన్ని తల్లిదండ్రుల నుండి సంతానానికి వెళ్ళవచ్చు గాలాపాగోస్ ద్వీపంలో అతను కనుగొన్న మరొక విషయం ఏమిటంటే వివిధ ద్వీపాలలో జాతులు భిన్నంగా ఉన్నప్పటికీ ద్వీపం అందిస్తున్న పర్యావరణం ఆధారంగా జాతులు ఆ వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి ఉదాహరణకు వృక్షసంపద చాలా తక్కువ స్థాయిలో ఉన్న ఆ ద్వీపాలలో తాబేళ్ల మెడ చిన్నది అయితే వృక్షాలు కొంచెం ఎత్తులో అధిక ఎత్తులో ఉండే ఆ ద్వీపాలలో తాబేళ్ళకు పొడవైన మెడ ఉందని వారు కనుగొన్నారు లేదా అతను కనుగొన్నాడు కాబట్టి జాతులు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఉండవచ్చని ఆయన సూచించారు అతను చేసిన ఇతర పరిశీలనలు ఏమిటంటే జనాభా పరిమాణం పెరిగేకొద్దీ వనరులు పరిమితం అవుతాయి ఇప్పుడు ఇది కీలకమైన అంశం వనరులు పరిమితంగా మారబోతున్నట్లయితే ఒక సమయం రావొచ్చు అప్పుడు వనరుల కోసం జనాభాలో వ్యక్తుల మధ్య పోటీ పెరుగుతుంది ఇది మనమందరం మామూలుగా మాట్లాడే మరియు క్లాసికల్ గా పిలువబడే దానికి దారితీసింది అదే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ కాబట్టి తన పరిశీలనలతో అతను గమనించి బదులుగా సూచించినది ఏమిటంటే పర్యావరణానికి ఉత్తమంగా అనుగుణంగా ఉండటానికి అనుమతించే లక్షణాలు లేదా వైవిధ్యాలు ఎక్కువగా మనుగడ మరియు పునరుత్పత్తి చేయగలవు అంతే కాకుండా వీటిని తరువాతి తరానికి కూడా అందజేయడానికి అనుకూలమైన పాత్రని పోషిస్తాయి అతను ఈ ఆలోచనలన్నింటినీ రూపొందిస్తున్నప్పుడు మరొక ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ డార్విన్కు తనకి వచ్చిన అలాంటి ఆలోచనలే తెలియజేసాడు అప్పుడు వారిద్దరూ తమ ఆలోచనలను లండన్ ఫిలాసఫికల్ సొసైటీకి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో సమర్పించాలని నిర్ణయించుకున్నారు కొన్నాళ్ళకి డార్విన్ అతని అత్యంత ప్రసిద్ధ రచనను ప్రచురించారు దీనిని ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై మీన్స్ ఆఫ్ నాచురల్ సెలక్షన్ ' The origin of species by means of natural selection' ఇప్పుడు ఇది దేని గురించి మాట్లాడుతుంది ముఖ్యంగా ఇది రెండు విషయాల గురించి మాట్లాడుతుంది ఏ జాతి అయినా కొన్ని మార్పులతో మునుపటి జాతి నుండి వచ్చినట్లు ఎల్లప్పుడూ చూపిస్తుంది కాబట్టి జాతులు మార్పులతో డెసెన్ద్ అయ్యాయని సాక్ష్యాలను చూపుతాయి మరియు అవి అన్నీ కామన్ పూర్వీకులను కలిగి ఉంటాయి అతను చెప్పిన రెండవది ఈ మార్పులను లేదా వైవిధ్యాలను తెచ్చే ఒత్తిడి జీవి నివసించే వాతావరణమే కాబట్టి పర్యావరణం మారుతున్నట్లయితే మరియు మారుతున్న వాతావరణం జీవిని మారమని కోరితే వాటిలో కొన్ని ఇచ్చిన జనాభాలో అందరూ కాకుండా కొంతమంది వ్యక్తులు ఈ మార్పులను పొందినందున వారు బాగా అలవాటు పడతారు పర్యావరణం అందించే ఈ ఒత్తిడిని 'సహజ ఎంపిక ' అంటారు మరో మాటలో చెప్పాలంటే డార్విన్ చెప్పినది ఏమిటంటే ఒక జాతి ఒక కామన్ పూర్వీకుల నుండి పుడుతుంది ఎందుకంటే ఆ జాతిలోని కొంతమంది వ్యక్తులు అనుకూలమైన మార్పులను అభివృద్ధి చేసి ఉంటారు ఇవి మారుతున్న వాతావరణంలో ఆ జీవి బాగా జీవించడానికి వీలు కల్పిస్తాయి మరియు వాటి అనుకూలమైన లక్షణాలు తరువాతి తరాలకు చేరతాయి చివరికి మంచి లక్షణాలతో కొత్త జాతుల ఏవోల్వ్ అవ్వడం కోసం కొన్ని మిలియన్ సంవత్సరాల కాల వ్యవధిలో అనుమతిస్తుంది భూమిపై ఖండాంతర ప్రవాహాలు మరియు మార్పులు జరిగితే చాలా సార్లు ఈ జాతులు వేరు చేయబడతాయి కానీ ఇది 1859 లో కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే తర్వాత దాదాపు యాభై సంవత్సరాల వ్యవధిలో పారిశ్రామిక విప్లవం సమయంలో ఇది సహజ ఎంపికకు క్లాసిక్ ఉదాహరణగా మారింది అదే పెప్పర్డ్ మాత్ యొక్క తరం ఇది జే డబల్ యు Tutt చేసిన ఒక ఆసక్తికరమైన పరిశీలన 1811 లో ప్రధానంగా ఇంగ్లాండ్లో కనిపించే మాత్స్ చాలా లేత రంగులో ఉంటాయని తెలిసినది మాంచెస్టర్లో పారిశ్రామిక విప్లవం జరుగుతున్న సమయంలో 1848 లో ఒక క్షేత్ర విచారణ లేదా క్షేత్ర సేకరణ చాలా పెప్పెర్డ్ మరియు నలుపు రంగు మాత్స్ గమనించబడ్డాయి మరియు పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి సుమారు తొంభై సంవత్సరాల కాలంలో లేత రంగుల మాత్స్ని ఈ పొడి ముదురు రంగుల మాత్స్ మించిపోయాయి దీనికి కారణం ఏమిటి కారణం పారిశ్రామిక విప్లవం సమయంలో కలుషితమైన వాతావరణం కారణంగా ఎరను తట్టుకుని నిలబడటానికి అంటే ఈ మాత్ లను తినబోయే పక్షి లేత రంగుల మాత్స్ అంతరించిపోతాయి ఎందుకంటే అవి సులభంగా కనిపిస్తాయి మరియు వేటాడే పక్షి చేత సులభంగా గుర్తించబడతాయి కానీ ఒక ముదురు రంగుల మాత్ లు పారిశ్రామిక విప్లవం వలన మసి ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో తనను తాను మభ్యపెట్టుకోవడంవలన అది ప్రెడేటరీ పక్షిచే గుర్తించబడదు అందువల్ల దానికి మనుగడ ప్రయోజనాన్ని ఇచ్చింది కాబట్టి దీనిని సహజ ఎంపిక విషయంలో టుట్ సమర్పించారు ఉదాహరణకి మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణ పరిస్థితులను మారడం వలన వాస్తవానికి పారిశ్రామిక విప్లవంల పెప్పర్ మాత్ యొక్క తరం మార్పుకు గురయ్యింది కాబట్టి మనం మాట్లాడుతున్న ఈ వివిధ రకాల ఎంపికలు ఏమిటి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఎంపిక ఒత్తిడి తప్పనిసరిగా పర్యావరణం ద్వారా అందించబడుతుంది మరియు జీవి ఆ వాతావరణానికి అనుగుణంగా ఎలా ఉంటుంది కాబట్టి మీకు జనాభా లక్షణం ఉందని ఊహించుకోండి మీకు సాధారణ పంపిణీ ఉన్న లక్షణం ఉంది మరియు పర్యావరణం అనుకూలంగా ఉంటే పరిస్థితులు చక్కగా ఉంటే జీవుల బాహ్య తీవ్రత వలన పెరిగే అవసరం లేదని మీరు తెలుసుకుంటారు నా ఉద్దేశ్యం అవి పునరావృతమవుతాయి కేంద్రంలో ఉన్న అతిముఖ్యమైన లక్షణాలు పొందిన సెలక్షన్ ని స్టెబిలైజింగ్ సెలక్షన్ అంటారు అయితే మీరు ఈ రకమైన ప్రదర్శనతో జనాభాను కలిగి ఉన్న పరిస్థితిని కలిగి ఉండవచ్చు ఇక్కడ మీకు కొన్ని విపరీతమైన వైవిధ్యాలు ఉన్నాయి మరియు అకస్మాత్తుగా పర్యావరణ పరిస్థితులు మనుగడ ప్రయోజనాన్ని కలిగి ఉన్న ఈ విపరీతమైన అవుట్లయర్స్ ని బలవంతపెడతాయి తత్ఫలితంగా నిర్ణీత సమయంలో ఏమి జరుగుతుందంటే ఈ జనాభా సెట్ ఈ జీవుల సెట్ యొక్క అనుకూలమైన లక్షణాల వైపుకు వెళుతుంది మరియు ఇది ఈ జీవుల సెట్ ఏ చివరికి కొత్త స్పీసీస్ ని ఏర్పరుస్తుంది ఇప్పుడు ఇది డైరెక్షనల్ ఎంపికకు ఒక ఉదాహరణ నిజానికి మీ జనాభాను కలిగి ఉన్న వైవిధ్యీకరణ ఎంపికకు ఉదాహరణలు కూడా ఉన్నాయి ఆపై ఖండాంతర ప్రవాహం లేదా ఇతర రకాల విపత్తుల కారణంగా ఇది విభిన్న లక్షణాలతో రెండు జనాభాలుగా విభజించబడింది దీనిని డివెర్సిఫయింగ్ సెలక్షన్ అని పిలుస్తారు కానీ అన్నిటిలో కామన్ గా మరియు యూనిఫై చేసే విషయాలు రెండు ఉంటాయి ఒకటి పర్యావరణం ఇది ఒత్తిడిని ఎంపిక ఒత్తిడిని రెండింటిని అందిస్తుంది ఇది ఇచ్చిన జనాభాలో నిర్దిష్ట వ్యక్తుల యొక్క సామర్ధ్యాన్ని ఆ మార్పుకు అనుగుణంగా మార్చగలదు మరియు వారు ఆ మార్పుకు అనుగుణంగా ఉండటానికి కారణం వారు అనుకూలమైన క్రొత్త లక్షణాలను సంపాదించడమే ఈ లక్షణాలను క్లాసికల్గా వైవిధ్యాలు అని పిలుస్తారు ఈ మార్పులు వారసత్వంగా ఉంటే వరుస తరాలలో ఈ వైవిధ్యం అనతికాలంలోనే నిర్దిష్ట జీవుల సమూహం యొక్క లక్షణంగా మారుతుంది కానీ డార్విన్కు కొన్ని విషయాలు తెలియదు వాస్తవానికి ఈ వైవిధ్యానికి కారణమయ్యే మాలిక్యులార్ మెకానిజం ఏమిటో అతనికి తెలియదు మార్పులు జరుగుతున్నాయని అతనికి తెలుసు కాని దానికి కారణం ఏమిటి ఈ వైవిధ్యాలకు కారణమయ్యే మాలిక్యులార్ మెకానిజం ఏమిటి మరియు ఈ వైవిధ్యాలు ఎలా ఇవ్వబడుతున్నాయి ఇక్కడే మెండెలిజం మరియు మెండెల్ యొక్క జెనెటిక్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దీనిని నా సహోద్యోగి ప్రొఫెసర్ జి సురైష్కుమార్ తర్వాత వివరిస్తారు ఇక్కడే జీన్స్ తమ పాత్రను పోషిస్తాయి మన డిఎన్ఏ లో ఉన్న ప్రతి జీన్ ఒక నిర్దిష్ట పాత్ర కోసం కోడ్ చేస్తుంది జీన్స్ ఈ వైవిధ్యాలను తీసుకుని వెళ్తాయి కానీ అది ఏమిటి మరియు ఈ వైవిధ్యాలు ఈ జన్యువులలో ఎలా ప్రవేశపెట్టబడ్డాయి మనము దాని గురించి తరువాత మాట్లాడుకుందాము కానీ డార్విన్కు మెకానిజం తెలియదు అతను సేకరించిన ఫాసిల్ నమూనాలలో కొన్ని జాతులు ఎందుకు అంతరించిపోతున్నాయో కూడా అతనికి అర్థం కాలేదు అంతరించిపోవడానికి కారణం ఏమిటి ఉదాహరణకు డైనోసార్ల విషయంలో కానీ అప్పుడు సమాధానం అందుబాటులో లేదు కాబట్టి ఈ వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి బహుళ మార్గాలు ఉన్నాయిఅన్నిట్లో చాలా క్లాసిక్ మార్గం మ్యుటేషన్ ప్రక్రియ ఇప్పుడు మన జన్యు పదార్ధం డిఎన్ఏ లో ఎన్కోడ్ చేయబడిందని మనందరికీ తెలుసు కాబట్టి నన్ను ఒక నిర్దిష్ట శ్రేణితో డిఎన్ఏ యొక్క స్ట్రాండ్ను గీయనివ్వండి ఇది కాంప్లిమెంటరీ స్ట్రాండ్ మేము డిఎన్ఏ రెప్లికేషన్ గురించి మాట్లాడేటప్పుడు దీన్ని మళ్ళీ కవర్ చేస్తాము కానీ సరళత కొరకు డిఎన్ఏ యొక్క ప్రతి స్ట్రాండ్ దానిని కాంప్లిమెంటరీ స్ట్రాండ్ ద్వారా ప్రతిబింబిస్తుంది ఇది డీఎన్ఏ ఇప్పుడు డిఎన్ఏ యొక్క ఈ మాలిక్యులార్ రెప్లికేషన్కు గురైతే కొన్ని విచిత్రమైన కారణాల వల్ల లోపం సంభవిస్తుంది దీనివల్ల డిఎన్ఏ క్రమంలో మార్పులు మరియు లోపాలు జరుగుతాయి అవి జీవితంలో ఒక భాగం నా ఉద్దేశ్యంలో ఇవన్నీ సర్వ సాధారణంగా జరుగుతాయి మరియు ఒక కొత్త డిఎన్ఏ మాలిక్యుల్ ఉంది ఇక్కడ ఈ C ఇప్పుడు G తో భర్తీ చేయబడింది లేదా A అని అనుకోండి ఇప్పుడు మ్యుటేషన్ జరిగింది మరియు ఈ మ్యుటేషన్ ఉన్న జీన్ కు అనుకూలమైన పాత్ర ఇవ్వబోతున్నట్లయితే అప్పుడు ఇది అనుకూలమైన వైవిధ్యం అవుతుంది కాబట్టి మ్యుటేషన్ లేదా వారసత్వంగా మరియు మనుగడకు అనుకూలమైన ప్రభావాన్ని అందించే డిఎన్ఏ క్రమంలో మార్పులు అనేవి వైవిధ్యాలు జరుగుతున్న కారణాలలో ఒకటి కావచ్చు వైవిధ్యాలకు ఇతర కారణం సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రక్రియ మనకు తండ్రి నుండి ఒక నిర్దిష్ట జీన్స్ మరియు తల్లి నుండి నిర్దిష్ట జీన్స్ పొందుతామని మనందరికీ తెలుసు మనము తండ్రి లేదా తల్లి యొక్క కార్బన్ కాపీ కాదు మనకు మిశ్రమ లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని జీన్స్ తండ్రి నించి వచ్చాయి కొన్ని జీన్స్ తల్లి నుండి వచ్చాయి అంటే మొత్తం మరియు మిశ్రమ ప్రభావంగా వచ్చాయి ఇప్పుడు ఇది వైవిధ్యానికి ప్రధాన కారణాలలో ఒకటి మరియు అధిక జీవులలో మనుగడ విజయవంతం కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఇప్పుడు సెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా ఈ వైవిధ్యాలు ఎలా వచ్చాయి ప్రక్రియ ఏమిటి మేము ఈ వైవిధ్యాన్ని చర్చిస్తాము మరియు ఈ వైవిధ్యాలు ఎలా తీసుకురాబడతాయి అనేది కూడా చర్చిస్తాము మేము 'మియోసిస్' ప్రక్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము వాటిని చర్చిస్తాము మరియు నేను మియోసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వివరిస్తాను కాబట్టి ఎవల్యూషన్లో బిలియన్ల సంవత్సరాల కాలంలో డిఎన్ఏ అభివృద్ధి చెందింది మరియు ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది పర్యావరణం యొక్క డిమాండ్లను గ్రహించి చాలా కాలం పాటు ఈ అనుకూలమైన మార్పులు పేరుకుపోతూనే ఉన్నాయి అలాగే ఒరిజినల్ స్పీసీస్ నించి కొత్త స్పీసీస్ పుట్టుకొచ్చే సమయం ఒకటి వస్తుంది ఎక్స్టింక్షన్ కు గల కారణాలు ఏమిటి సరే వీటిలో చాలా ఊహాగానాలే ఉంటాయి ఎందుకంటే మనం చరిత్రలో వెనక్కి వెళ్లి ఏమి జరిగిందో పునరావృతం చేయడానికి ప్రయత్నించలేము మరియు కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ఉండవలసిన పర్యావరణ మార్పులను మనం పునః సృష్టి చేయలేము కానీ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఒక స్పీసీస్ విఫలమైతే అది అంతరించిపోతుందని లేదా అది తనను తాను తిరిగి స్వీకరించలేనంతగా ప్రత్యేకత కలిగి ఉంటే అది కూడా అంతరించిపోవడానికి కారణమవుతుందని మేము ఊహిస్తున్నాము విపత్తు సంఘటనల కారణంగా డైనోసార్ల అదృశ్యం అనేది దీనికి క్లాసిక్ ఉదాహరణ కాబట్టి లైఫ్ ఎవోల్వ్ అవ్వడానికి మార్గాలు ఉన్నాయి ఆపై అది ఎవల్యూషన్ చెందదు ఇది ఈ మార్పులను కూడబెట్టుకుంటూనే ఉంటుంది మరియు ఎవల్యూషన్ అంతటా మనుగడ సాగించిన ఈ మార్పులు చాలావరకు జీవికి మనుగడ ప్రయోజనాన్ని ఇచ్చాయి ఫలితంగా జీవి దానిని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తుంది మరియు దానిని సంతానానికి మరింతగా అందించడానికి జీవం దానిని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రస్తుతం మేము ఫాసిల్ రికార్డుల ద్వారా జియోలాజికల్ త్రవ్వకాల ద్వారా ఎవల్యూషన్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము అస్థిపంజర నిర్మాణం లేదా కంపరేటివ్ ఎంబ్రయోలజీ విషయంలో నేను చెప్పినట్లుగా శరీర నిర్మాణాలను పోల్చడం ద్వారా జీవులు ఎలా ఉద్భవించాయో అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాము ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన పరిశీలన ఉదాహరణకు మీరు చేపలు లేదా రెప్టయిల్స్ పక్షులు మమ్మల్స్ వరకు పిండం అభివృద్ధిని చూస్తుంటే పిండాల దశలు అవన్నీ చేపల నుండి మానవులు తమ పిండం అభివృద్ధి యొక్క నిర్దిష్ట దశలో ఈ ప్రాంతం చుట్టూ గిల్ పర్సు అని పిలువబడే ఒక స్ట్రక్చర్ పెరుగుతుంది కానీ చేపల విషయంలో గిల్ పౌచ్ వాస్తవానికి ఎవల్యూషన్ చెందుతుంది మరియు చేపలు శ్వాసించే ఫంక్షనల్ గిల్స్ ను ఏర్పరుస్తాయి మానవులలో ఇది పిండ దశలో ఉన్నప్పటికీ తరువాత అది మీ మధ్య చెవిని ముక్కుతో కలిపే 'యుస్టాచియన్ ట్యూబ్' గా మారుతుంది గొంతుకు క్షమించండి కాబట్టి ప్రాథమికంగా మీరు కనుగొన్నది ఏమిటంటే ఈ గిల్ పౌచ్ లు పిండం అభివృద్ధి సమయంలో చేపల నుండి మనుషుల వరకు ఉంటాయి కాబట్టి మీరు కంపరేటివ్ ఎంబ్రయోలజీ చేయవచ్చు మరియు దాన్ని గ్రూప్ గా ప్రయత్నించండి అప్పుడు ఎవల్యూషన్ ఎలా జరిగిందో చూడవచ్చు మరియు ఇటీవలి కాలంలో మాలిక్యూలర్ బయాలజీ పద్ధతుల పురోగతి నిర్మాణంలో సారూప్యతలు డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ యొక్క శ్రేణులను పరిశీలిస్తున్నాము మరియు ఎవల్యూషన్ ప్రక్రియకు దీనిని లింక్ చేస్తున్నాము ఉదాహరణకు బేసిక్ మెటబోలిక్ రియాక్షన్స్ కోసం ఎంజైమ్ల కోసం కోడ్ చేసే డిఎన్ఏ ఎవల్యూషన్ అంతటా ఒకే విధంగా ఉంటుంది అయినప్పటికీ కొన్ని జీవులలో ఇది దిగువ జీవుల కంటే కొంచెం మెరుగ్గా ఉద్భవించింది కాబట్టి వాస్తవమైన డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ సీక్వెన్స్లను పోల్చడం ద్వారా జాతులు ఎంత దగ్గరగా ఉన్నాయో లేదా అవి వైవిధ్యభరితంగా ఉన్నాయో కూడా మనం అంచనా వేయవచ్చు కాబట్టి ఈ ఎవల్యూషన్ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎవల్యూషన్ అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పడం ద్వారా నేను మళ్ళీ దీన్ని ముగించాలని లేదా ఈ ప్రసంగాన్ని సమరైజ్ చేయాలనుకుంటున్నాను మేము మాట్లాడుతున్నప్పుడు మరియు సెల్స్ విభజిస్తున్నట్లు మీకు తెలిసి ఉండవచ్చు కాలక్రమేణా మ్యూటేషన్స్ జరుగుతుంటే మరియు ఈ మ్యుటేషన్స్ పేరుకుపోయి అనుకూలంగా మారితే అది ఒక వైవిధ్యంగా మారుతుంది కనుక ఇది నిరంతర ప్రక్రియ ఏదేమైనా ఈ ఎవల్యూషన్ యొక్క తుది ఫలితాలు మన స్వంత జీవితకాలంలో కనిపించవు కానీ బహుశా మిలియన్ల సంవత్సరాలలో కనిపించవచ్చు కాబట్టి ఎవల్యూషన్లో కీలకమైన భాగం డార్విన్ సిద్ధాంతం అని నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఇది 'ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై నాచురల్ సెలక్షన్ ఇక్కడ నాచురల్ సెలక్షన్ పర్యావరణ మార్పుల ద్వారా అందించబడుతుందిపర్యావరణ మార్పులకు అనుగుణంగా జనాభాలోని వ్యక్తులు వైవిధ్యాలను అభివృద్ధి చేస్తారు ఈ వైవిధ్యాలు సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల కావచ్చు మ్యుటేషన్స్ వల్ల కావచ్చు అలాగే వైవిధ్యాలు అనుకూలంగా ఉంటే ఇది ఒక వ్యక్తి జీవి యొక్క జీవితకాలం గురించి మాత్రమే మాట్లాడుతున్న లమార్క్ సిద్ధాంతానికి భిన్నంగా తరువాతి తరాలలో పేరుకుపోతూనే ఉంటుంది డార్విన్ విస్తరించి మరియు ఈ ఎవల్యూషన్ మార్పులు తరతరాలుగా పేరుకుపోయి తరువాత కొత్త జాతిగా విస్తరిస్తాయని వివరించాడు దాని ఆధారంగానే మేము ఎవల్యూషన్ గురించి మాట్లాడాము మరియు మీకు మరింత చదవాలని ఆసక్తి అంటే అది ఎలా జరిగిందనే దానిపై మంచి దృక్పథాన్ని పొందాలనుకుంటే డార్విన్ తీసుకున్న బీగల్ సముద్రయానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు మీ సమయాన్ని వెచ్చించి యూ ట్యూబ్లోని ఈ వీడియోలలో కొన్నింటిని చూడమని నేను సిఫార్సు చేస్తున్నాను ధన్యవాదాలు మరియు మళ్ళీ కలుద్దాం